కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సరిపోలిన పొరలు ద్వారా నివారణ మళ్లీ చూద్దాం కాబట్టి నేను చెప్పినట్లుగా 1994లో బెరెంజర్ ప్రతిపాదించిన రంగంలో ఇది సాపేక్షంగా నూతన అభివృద్ధి మరియు ఆ తర్వాత చాలా మంది వ్యక్తులు అదే ఆలోచనను సరిదిద్దారు మరియు పునర్నిర్మించారు కాబట్టి ఈ దాని నుండి మనకు లభించే రెండు ప్రయోజనాలను జాబితా చేద్దాం కాబట్టి మొదటిది అది పని చేస్తుంది ఇది అన్ని కోణాలలో తరంగాలను బాగా గమనిస్తుంది కాబట్టి ఏదైనా కోణానికి R 0 మరియు రెండవది ఇది ఎవాన్సెంట్ తరంగాల కోసం పనిచేస్తుంది కాబట్టి ఒక విధముగా ఇది మా కోరికల జాబితా మరియు ప్రకృతి సహజం గా ఈ PML విషయాలు అని పిలవబడే స్వభావం కలిగిన వాటిని మనకుఇవ్వబడ్డాయి ఇది విజువల్ లిస్ట్ యొక్క ఈ రెండు అంశాలను సంతృప్తిపరుస్తుంది అందుకే ఇది ఫీల్డ్లో చాలా మంచి ఆవిష్కరణ ఇప్పుడు మేము దీన్ని రూపొందించడానికి ప్రయత్నించినప్పుడు నేను సూత్రీకరించే ముందు మొదట నేను మీకు కొంచెం ప్రేరణ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఇక్కడ నా కంప్యూటేషనల్ డొమైన్ అని చెప్పుకుందాం మరియు ఈ తరంగం ఇక్కడకు వస్తోంది ఇది వివిధ రకాల కోణాలతో కూడిన ఈ కోణంలో వస్తోంది మరియు నేను ఈ సరిహద్దుని చెప్పనివ్వండి కాబట్టి ఈ రెండు సరిహద్దులు ముఖ్యమైనవి కావు కాబట్టి తరంగాలు ఇక్కడ అన్ని కోణాల్లో వస్తున్నాయి మరియు ABC లతో అవి సరిగ్గా ప్రతిబింబిస్తున్నాయని మేము కనుగొన్నాము ఇప్పుడు నేను ఆ ప్రతిబింబాన్ని కలిగి ఉండకూడదనుకుంటే ఒక అల దాని మీద పడిన వాటిని గమనించడం నేను ఏదో ఒక విధంగా దానిపై పడేదాన్ని గమనించగలిగితే దాని ప్రతిబింబం సరిగ్గా ఉండదు అంటే ఒక సాధారణ ఉదాహరణ మీరు ఒక గదికి వెళ్లి మాట్లాడితే గోడలు ప్రతిబింబించేలా ధ్వని వినిపిస్తుంది కానీ అదే గోడలకు కొంత శోషించే స్వభావం కలిగి ఉంటే మీ ప్రతిధ్వనిని మీరు వినలేరు అంటే ప్రతిబింబం లేదు కాబట్టి నేను గ్రహించే కొన్ని పదార్థాలు ఇక్కడ ఉంచవచ్చు అనేది ఆలోచన ఇప్పుడు నేను ఒక సాధారణ పదార్థాన్ని ఉంచవచ్చా నేను పెద్ద నష్ట గుణకం తో ఏదైనా ఉంచితే అది పని చేస్తుందా వక్రీభవన సూచిక కుడివైపున నిర్దిష్ట మార్పు ఉంది కాబట్టి సాధారణ సంఘటనలకు కూడా ప్రతిబింబ గుణకం n 1 ఇప్పుడు n అనేది 1 కాకుండా మరేదైనా ఉంటే అది మాధ్యమాన్ని కోల్పోవడానికి సంక్లిష్టమైన హక్కు అయినప్పటికీ ప్రతిబింబం ఉంటుంది ప్రతిబింబ సూచిక n సంక్లిష్టంగా మారుతుంది నష్టపోయినప్పటికీ ప్రతిబింబం ఉంటుంది కాబట్టి మీరు దీని చుట్టూ ఎలా తిరుగుతారు కేవలం స్వచ్ఛమైన శోషక పదార్థం దీన్ని చేయబోదని అనిపించడం లేదు ఇక్కడ నుండి ఏవైనా ఇతర సృజనాత్మక పరిష్కారాలు ఉన్నాయా చాలా బాగుంది కాబట్టి ఒకటి నష్టం అయితే కాబట్టి సాధారణ సంఘటనల సాధారణ ప్రతిబింబ గుణకం n 1 చెప్పండి ఇది n సరైనదని కాబట్టి సూచన ఏమిటి అంటే నష్టాన్ని నెమ్మదిగా పెంచండి అని అర్థం అడియాబాటిక్ మనకు నెమ్మదిగా పెరుగుదల కావాలి కాబట్టి దీనిని అలా అంటారు సరైన పదం అడియాబాటిక్ కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఇది ఇక్కడ సరిహద్దు 0 మరియు నష్టం భాగం మీరు చేయగలిగినది ఏమిటంటే మీరు నష్ట భాగాన్ని ఈ విధంగా పెంచవచ్చు మరియు ఇక్కడ సరిహద్దు ఇది మీ సరిహద్దు కాబట్టి సరిహద్దు వద్ద n విలువ ఎంత 0 నష్టం కాబట్టి సరిహద్దు వద్ద విలువ n 1 నేను ప్రారంభిస్తాను కాబట్టి ఏదో ఒక కోణంలో అల లోపలికి ప్రవేశిస్తుంది ఎందుకంటే ఏమీ లేనట్లు అనిపిస్తుంది అది నెమ్మదిగా లోపలికి ప్రవేశిస్తుంది మరియు క్రమంగా నష్ట కారకాన్ని పెంచడం ద్వారా మీరు దానిని సున్నితంగా గ్రహించగలరు కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే కొంతమంది దీనిని పేద పురుషుల లేదా పేద మహిళల PML అని పిలుస్తారు నష్టాన్ని క్రమంగా పెంచండి ప్రతిబింబ గుణకం బాగా తగ్గింది సరే కాబట్టి ఇది ఒకటి అన్ని కోణాలు కొంత ప్రతిబింబాన్ని కలిగి ఉంటాయి అనే వాస్తవాన్ని అమలు చేయడానికి ఇది ఒక సహేతుకమైన మార్గం ఇప్పుడు నా కోరికల జాబితాను సరిగ్గా సంతృప్తి పరచడానికి నాకు ఇందులో కొన్ని ప్రత్యేక రకమైన నష్టం అవసరమని మేము తెలుసుకున్నాము కాబట్టి PML అనేది ఒక ప్రత్యేకమైన శోషక పదార్థం అని నేను మీకు చెబితే మీరు ప్రేరణను చూడగలరు మేము ఇప్పటికే సాధారణ ఇంగితజ్ఞానం ద్వారా మేము ఒక రకమైన శోషకాన్ని కనుగొన్నాము దీనిలో నష్టం క్రమంగా పెరుగుతుంది కాబట్టి సాహిత్యంలో PML యొక్క రెండు వివరణలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఒకటి మా లాజిక్ను విస్తరించడం అని పిలవబడుతుంది మేము దానిని శోషించే పదార్థం అని పిలుస్తాము కానీ ఏదైనా శోషక పదార్థం మాత్రమే కాదు ఆ పదార్థం అనిసోట్రోపిక్గా మారుతుంది కాబట్టి నేను మీకు సరిగ్గా సమాచారం ఇస్తున్నాను నేను దానిని మీ కోసం పొందడం లేదు కాబట్టి అనిసోట్రోపిక్ మెటీరియల్ ప్రస్తుతం మేము ఐసోట్రోపిక్ మెటీరియల్తో మాత్రమే వ్యవహరిస్తున్నాము ఇక్కడ మీరు ఏ దిశలో వెళ్లినా నష్టం ఒకేలా ఉంటుంది కానీ నేను వేర్వేరు దిశల్లో వేర్వేరు నష్టాలను సృష్టిస్తే నేను ప్రారంభిస్తున్నాను అది ఒక పదార్థంతో ముగుస్తుంది చాలా మంచి శోషక రెండవ వివరణ మరింత గణిత వివరణ దీనిని కోఆర్డినేట్ స్ట్రెచింగ్ పద్ధతి అంటారు ఈ రెండూ కూడా PML కోసం మీ ε మరియు μ యొక్క ఒకే విలువలను అందిస్తాయి కాబట్టి ఇది రెండు వేర్వేరు తరంగాల నుండి చూసిన అదే సూత్రం మొదటి వేవ్ ఫిజిక్స్ బేస్డ్ వేవ్ రెండవ వేవ్ మరింత గణిత ఆధారిత వేవ్ కాబట్టి ఇది భౌతికశాస్త్రం ఇది గణితం ఇప్పుడు మనం ఏ వివరణను ఎంచుకోబోతున్నాం సరే సరి కాబట్టి మేము గణిత ఆధారిత వివరణను ఎంచుకోబోతున్నాము ఎందుకంటే నేను ఈ వివరణను సరిగ్గా ఎంచుకుంటే గణితం సులభం అవుతుంది భౌతిక ఆధారిత వివరణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ గణితం మరింత క్లిష్టంగా మారుతుంది ఎందుకంటే నాకు అనిసోట్రోపిక్ మాధ్యమం ఉన్న క్షణంలో నేను టెన్సర్లతో వ్యవహరించడం ప్రారంభించాలి మరియు అన్నింటినీ సరిగ్గా చేయాలి అయితే ఈ కోఆర్డినేట్లను సాగదీయడం అనేది ఈ విషయాన్ని చేరుకోవడానికి చాలా అందమైన మరియు సులభమైన మార్గం కాబట్టి ఈ కోఆర్డినేట్ స్ట్రెచింగ్ విధానంలో మనం చేసేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి మాక్స్వెల్ సమీకరణం మళ్లీ మాక్స్వెల్ సమీకరణంతో ప్రారంభమయ్యే ఈ పద్ధతి యొక్క ఈ సౌందర్యం ఏమిటి కాబట్టి మన సాధారణ మాక్స్వెల్ సమీకరణాన్ని సరిగ్గా వ్రాస్దాం కాబట్టి ∇xE మరియు విషయాలను సరళంగా ఉంచుదాం మేము సమయంపై ఆధారపడటం ఊహిస్తాము jωt కాబట్టి jωμH అవుతుంది H నేను jωεE విధంగా వ్రాస్తాను మరియు మిగిలిన రెండు సమీకరణాలు సరే ఇప్పుడు ఇక్కడే కోఆర్డినేట్ స్ట్రెచింగ్ విధానం చాలా ఆసక్తికరమైన మార్గాన్ని అందిస్తుంది కాబట్టి అది చెప్పేదేమిటంటే డెల్ ఆపరేటర్ని సరి అని మళ్లీ అర్థం చేసుకుందాం కాబట్టి నేను మిగిలిన రెండు సమీకరణాలను వ్రాస్తాను కాబట్టి నేను ఈ సమీకరణలన్నింటికీ చేయబోతున్నానని మీకు తెలుసు విద్యార్థి నా ప్రకారం నా ప్రకారం విద్యార్థి పదార్థం అదంతా ε కు శోషించబడదు కాబట్టి ε సంక్లిష్టంగా ఉంటుంది మరియు μ కూడా సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే ఈ ఆపరేటర్ని నేను ఇప్పుడు వివరించే విధంగా పునర్నిర్వచించాను కాబట్టి ఇది ఏమిటి కాబట్టి ∇e కాబట్టి ∇ వ్రాసుకుందాం ముందుగా కాబట్టి ∇ అంటే ఏమిటి ∇ ≡ xˆ ∂∂x yˆ ∂∂y zˆ ∂∂z ఈ మూడింటిలో ప్రతి ఒక్కటి సరి ఇప్పుడు ∇e ఏమిటి కోఆర్డినేట్ స్ట్రెచింగ్ అనే పదం సూచించినట్లుగా ప్రతి కోఆర్డినేట్లు నేను ఎంచుకున్న ఎదో ఒక సంఖ్య చే స్ట్రెచ్ అవుతున్నాయి మరియు ఆ సంఖ్య ఏమిటి ex1ex∂∂xy1ey∂∂yz1ez∂∂z వింత చూడండి కానీ అదే విధానం అన్నారు కాబట్టి నేను ఇందులో ఆపరేటర్ని పునర్నిర్వచిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టాను నేను గణిత ప్రపంచంలోకి ప్రవేశించాను అక్కడ నేను ఒక కొత్త ఆపరేటర్ ∇ను సృష్టించాను భౌతిక ప్రపంచంతో ఏకీభవించే exeyez1 విలువల కోసం ఇది చిన్నది ex ey ez ఇవి స్కేలర్లు వాటికి ఎలాంటి భౌతిక పరిమితులతో సంబంధం లేదు అదే విధంగా ఇది ∇h నేను దీన్ని కొంచెం చిన్న సంజ్ఞామానంలో వ్రాస్తున్నాను 1hx 1hy 1hz ఇవి కొత్త ఆపరేటర్లు సరే కాబట్టి నేను ఈ ఆపరేటర్లను తీసుకుంటే మరియు ఇక్కడ నుండి వేవ్ ఈక్వేషన్ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే పరిష్కారం యొక్క రూపం అని మీరు అనుకుంటున్నారు కాబట్టి వేవ్ సమీకరణం అనేది ఒక పరిష్కారం అని మాకు తెలుసు e ±jkr సమయం ఇక్కడ నుండి తొలగించబడింది నేను ఇక్కడ ఈ వ్యాఖ్యానం తీసుకుంటే మరియు నేను వేవ్ సమీకరణ తిరిగి పొందితే మీరు ఏమి జరగవచ్చు అనుకుంటున్నారు నేను ఇప్పటికీ వేవ్ పరిష్కారం పొందుతానా ఈ 1e రావడం వల్ల ఏం జరుగుతుందని తప్ప నేను వేవ్ పరిష్కారం పొందాలి పరిష్కారం కాబట్టి Ix2 1hx2 తరంగం వంటి పరిష్కారం పొందుతుంది కానీ ఆ తరంగం యొక్క ex లేదా hx కారకాన్ని కలిగి ఉంటుంది ఏదైతే ఘాతాంకంలో కాబట్టి మీరు దీన్ని మీరు చేయగలరు నేను మీకు ఇస్తున్నాను ఇది చాలా సరళమైనది మాత్రమే దీన్ని ఉంచండి కేవలం 1D వేవ్ సమస్యను తీసుకోండి మీలో ఉంచండి నేను వేవ్ వంటి పరిష్కారం తీసుకువస్తాను కాబట్టి E E 0 e±jk·r ఇది ఒక పరిష్కారం అయితే ఇప్పుడు ఒక పరిష్కారం అని చెప్పవచ్చు అప్పుడు ఈ k కొంత వివరణ అవసరం సరే కాబట్టి e లు మరియు h లు k లోపల కనిపిస్తాయి అని మనం ఆశించాలి ఏదో ఒకవిధంగా అది వేరే ఎక్కడికి వెళ్లాలి వాటిలో దేనినీ రద్దు చేయడానికి మార్గం లేదు సరే కాబట్టి ఇది ఇప్పటివరకు కొద్దిగా అస్పష్టంగా ఉంది కానీ ఇప్పుడు మనం ఏమి చేస్తాం అంటే ఆ పాయింట్ పక్కన పెట్టండి కాబట్టి 1D ఉదాహరణను తీసుకుందాం ex ey ez మధ్య సంబంధం ఉందా అని మీరు మరింత అడగాలి ex ey ez h x hy hz మధ్య సంబంధం సమాధానం అవును మేము ఆ సంబంధాలు ఎలా వస్తుందని తెలుసుకుందాం నా ఉద్దేశ్యం మనం మాక్స్వెల్ సమీకరణ తరంగ సమీకరణాలను ఉంచడం ప్రారంభించినప్పుడు ఆ సంబంధాలు వస్తాయి కాబట్టి మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం చేస్తున్నందున ఇది ప్రకృతి ఇచ్చినది కాదు ఎందుకంటే కోరుకున్న లక్ష్యాలను పొందేందుకు ఈ అవకతవకలు చేస్తున్నాం కాబట్టి ఇది మనం చేస్తున్న ఇంజినీరింగ్ సాధనం అని గుర్తుంచుకోండి మేము ఆపరేటర్లోని కోఆర్డినేట్లను స్కేలింగ్ చేస్తున్నాము